అందరికీ నమస్కారం సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సు లోని ఈ లెక్చర్ కు స్వాగతం మునుపటి వీడియోలలో ఒకదానిలో ఈ స్టాక్ నాన్ ఎగ్జిక్యూటబుల్ గా తయారైందనే వాస్తవాన్ని అధిగమించడానికి ఎటాకర్ రిటర్న్ టు లిబ్క్ దాడిని ఎలా ఉపయోగిస్తారో చూసాము నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టాక్ ఉన్నప్పటికీ రిటర్న్ టు లిబ్క్ దాడితో ఎటాకర్ బఫర్ను ఓవర్ ఫ్లో చేయగలడు మరియు హానికరమైనది ఏదో చేయగలడు ఈ రోజు మనం చూస్తున్న ప్రదర్శనలో రిటర్న్ టు లిబ్క్ దాడిని ఉపయోగించి మనము షెల్ను సృష్టిస్తాము

ఈ కోడ్ లు nptel codesmodule3 డైరెక్టరీలో ఈ కోర్సుతో పాటు ఉన్న వర్చువల్ మెషీన్లో ఉన్నాయి మనము vuln c అని పిలువబడే ఒక నిర్దిష్ట C కోడ్ను చూస్తాము ఇది చాలా సులభమైన C కోడ్ దీనికి రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఒక main ఫంక్షన్ మరియు vuln అనే ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఉన్న వలనరబిలిటీ strcpy కారణంగా ఉంది ఇది Sను బఫర్లోకి కాపీ చేస్తుంది ఇప్పుడు buffer లోకల్ మరియు పరిమాణం 64 బైట్లుగా నిర్వచించబడింది కాబట్టి ఈ bufferను S ఓవర్ఫ్లో చేయడం చాలా సులభం అంతేకాకుండా Sను argv1 తో ప్రారంభించినందున ఇది కమాండ్ లైన్ నుండి చేయవచ్చు మరియు అందువల్ల ఈ ప్రోగ్రామ్ను ఉపయోగిస్తున్న యూజర్ ఆకస్మికంగా పొడవైన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ను ఇస్తాడు మరియు అందువల్ల ఈ బఫర్ ఓవర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ మొదట పని చేయడాన్ని చూడండి కాబట్టి మనము దానిని చిన్న స్ట్రింగ్తో ఎగ్జిక్యూట్ చేస్తాము ఇది విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయబడుతుందనే వాస్తవాన్ని మనము చూస్తాము మరోవైపు మనము ప్రోగ్రామ్కు చాలా పెద్ద స్ట్రింగ్ అంటే 64 బైట్ల కంటే చాలా పెద్దది ఇస్తే అప్పుడు strcpy కారణంగా బఫర్ ఓవర్ ఫ్లో అవుతుంది మరియు మనకు సెగ్మెంటషన్ లోపం వస్తుంది మునుపటి ప్రదర్శనలో మనము చూసినదానికి ఇప్పుడు చాలా పోలిక ఉంటుంది ఇక్కడ మనము స్టాక్లో బఫర్ ఓవర్ఫ్లోను చూశాము పేలోడ్ను ఉత్పత్తి చేయడానికి మీరు మునుపటి ప్రదర్శనలో ఉపయోగించిన python స్క్రిప్ట్ను ఉపయోగిస్తారు కాబట్టి మనము దీన్ని module2find payload నుండి ఇక్కడకు కాపీ చేస్తాము మరియు ఈ ప్రత్యేక స్క్రిప్ట్ ముందు ఏదైనా ఏకపక్ష పొడవు ఉన్న స్ట్రింగ్లను ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు మనము ఇక్కడ 112ను పేర్కొన్నాము కాబట్టి ఈ python స్క్రిప్ట్ 112 Aలను ముద్రిస్తుంది కాబట్టి ఈ 112ను మార్చడం ద్వారా మనము స్ట్రింగ్ కోసం వేర్వేరు పొడవులను పొందవచ్చు ఇప్పుడు ఇంతకు ముందే మనము కనుగొన్నట్టు గా A 72 బైట్లు అని మనము పేర్కొన్నట్లయితే ఇది స్ట్రింగ్ యొక్క అతిచిన్న పొడవు ఇది సెగ్మెంటషన్ లోపాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇది ఎలా జరుగుతుందని చూద్దాం find payload ఆపై మనం చూసినట్లుగా మన ప్రోగ్రామ్కు E1ను ఆర్గ్యుమెంట్గా ఉపయోగించవచ్చు మరియు ఇది సెగ్మెంటషన్ లోపానికి కారణమవుతుందని చూడవచ్చు 72 కన్నా తక్కువ ఏదైనా సరిగ్గా పనిచేయగలదు

ఉదాహరణకు నేను దీన్ని 4 బైట్ల ద్వారా తగ్గించి 68గా చేస్తే ఇది ఈ క్రింది విధంగా సరిగ్గా పనిచేయాలి ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందంటే 72 బైట్ల వద్ద బఫర్ వాస్తవానికి ఓవర్ ఫ్లో అవుతుంది మరియు స్టాక్లో నిల్వ చేయబడిన ఫ్రేమ్ పాయింటర్ను సవరించుకుంటుంది ఇది ఫ్రేమ్ పాయింటర్ను సవరించే స్ట్రింగ్ యొక్క అతి చిన్న పొడవు ఇప్పుడు మనము ఈ స్ట్రింగ్కు మరో 4 బైట్లను జోడిస్తే అది ఫ్రేమ్ పాయింటర్ను ఓవర్ ఫ్లో చేయడం మాత్రమే కాకుండా రిటర్న్ చిరునామా కూడా స్టాక్లో సవరించబడుతుంది

కాబట్టి మునుపటి ఉపన్యాసంలో మనం చూసినట్లుగా రిటర్న్ టు లిబ్క్ దాడికి ఈ పేలోడ్ను సృష్టించడానికి బఫర్ను నింపడం మనకు అవసరం తద్వారా రిటర్న్ అడ్రస్ సవరించబడుతుంది మరియు రిటర్న్ అడ్రస్ system ఫంక్షన్ పాయింటర్తో సవరించబడుతుంది ఇది లిబ్క్లో ఉంది అలాగే ఈ system ఫంక్షన్కు స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ అవసరం కాబట్టి మనకు "binsh" లేదా "binbash" వంటి స్ట్రింగ్ అవసరం ఇది ఎక్జిక్యూటబుల్తో కూడిన స్ట్రింగ్ కాబట్టి సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఊహించినది ఏమిటంటే అది మెమరీ నుండి స్ట్రింగ్ను ఎంచుకుని సంబంధిత ఎక్జిక్యూటబుల్ను ఎగ్జిక్యూట్ చేస్తుంది సరే కాబట్టి ఈ రిటర్న్ టు లిబ్క్ దాడిని నిర్మించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనకు అవసరమయ్యే రెండు విషయాలు ఉన్నాయి మొత్తం ప్రాసెస్ లో సిస్టమ్ ఎక్కడ నివసిస్తుందో మనకు చిరునామా అవసరం మరియు ఈ ప్రాసెస్ లో "binsh" స్ట్రింగ్ యొక్క స్థానం ఎక్కడ ఉందో కనుగొనవలసి ఉంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు చేద్దాం GDB డీబగ్గర్ ఉపయోగించి దీన్ని చేస్తాము మనము main వద్ద బ్రేక్పాయింట్ను ఉంచి కొన్నిఆర్గ్యుమెంట్ లతో ఎక్జిక్యూటబుల్ను ఎగ్జిక్యూట్ చేస్తాము system కోసం ఈ లిబ్క్ ఫంక్షన్ యొక్క చిరునామాను కనుగొనడంలో మనకు నిజంగా ఆసక్తి ఉంది మరియు మనము ఈ క్రింది విధంగా దాన్ని పొందవచ్చు system ఫంక్షన్ యొక్క చిరునామాను ముద్రించే gdbp systemను మనము చేయవచ్చు మరియు ఇక్కడ మొత్తం ప్రాసెస్ లో సిస్టమ్ ఫంక్షన్ యొక్క చిరునామా 0XX7E42940 స్థానం అని మనము చూస్తాము కాబట్టి దీని కాపీని క్రియేట్ చేద్దాం మనకు అవసరమైన తదుపరి విషయం "binsh" స్ట్రింగ్ యొక్క చిరునామా మనం పాయింటర్ అయిన "binbash" స్ట్రింగ్ను కూడా ఉపయోగించవచ్చుఇది బాష్ ఎక్జిక్యూటబుల్ కలిగి ఉన్న స్ట్రింగ్ కానీ అది పని చేయడం కొంచెం కష్టం అవుతుంది మరోవైపు మనం "binsh" అని పిలువబడే sh shellను ఉపయోగిస్తాము మరియు సృష్టిస్తాము మరియు మొత్తం ప్రాసెస్ లో మనం "binsh" ఎక్కడ ఉందో కనుగొనాలి కాబట్టి మనం చేసేది ఏమిటంటే ఈ ప్రాసెస్ మెమరీ యొక్క వివిధ మార్గాల్లో శోధించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒక విషయం ఏమిటంటే "binsh"లిబ్క్లో ఉంది కాబట్టి మొత్తం ప్రాసెస్ స్థలంలో ఒక లిబ్క్ ఉన్న మెమరీ పరిధి మీకు తెలిస్తే మనము "binsh" యొక్క చిరునామాను ఆ మెమరీ ప్రాంతాన్ని శోధించి గుర్తించగలము సరే కాబట్టి మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే లిబ్క్ ఎక్కడ ఉందో కనుగొనడం

కాబట్టి మనము gdb info proc map కమాండ్ ని ఉపయోగించి దీన్ని చేస్తాము మరియు F7E08000 నుండి F7FB5000 వరకు లిబ్క్ ఉన్నట్లు మనము చూస్తాము మరియు అదే విధంగా ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇతర 4 KB పేజీలు లిబ్క్ను కలిగి ఉంటాయి కాబట్టి అవసరమైన స్ట్రింగ్ కోసం ఈ మొత్తం మెమరీ పరిధిలో శోధించడానికి మనము ప్రయత్నిస్తాము find కమాండ్ ఉపయోగించి మెమరీలో శోధించడానికి GDB మద్దతు ఇస్తుంది కాబట్టి కమాండ్ ఇలా మొదలవుతుంది కాబట్టి ఇది gdb0xF7E080000xF7FB9000"binsh" ప్రారంభ చిరునామా ముగింపు చిరునామా మరియు శోధించవలసిన స్ట్రింగ్ మనము ఇక్కడ పొందినది ఏమిటంటే ఈ చిరునామా F7F6102B వద్ద ఉన్న ఒక నమూనాను ఇది కనుగొంది ఈ మెమరీ స్థానానికి వాస్తవానికి అవసరమైన స్ట్రింగ్ ఉందని ధృవీకరించండి కాబట్టి ఈ gdbxs 0XF7F6102B కమాండ్ ని ఉపయోగించి ఆ స్థలంలో స్ట్రింగ్ను డంప్ చేయడం ద్వారా చేయవచ్చు సరే కాబట్టి రిటర్న్ టు లిబ్క్ దాడికి చాలా ప్రాథమికంగా ఇది మనకు అవసరం కాబట్టి ఇప్పుడు మనము GDB నుండి నిష్క్రమిస్తాము మనము చేయబోయేది పేలోడ్ను సృష్టించడం కాబట్టి పేలోడ్ను సృష్టించడానికి మనము payload generator py అని పిలువబడే చిన్న python స్క్రిప్ట్ను వ్రాస్తాము కాబట్టి మనము దానిని తెరుస్తాము మరియు ఇక్కడ మనం చూసేది ఏమిటంటే ఈ ప్రత్యేకమైన పేలోడ్ జనరేటర్ 76 Aలను కలిగి ఉన్న ఒక Y స్రింగ్ ను ప్రింట్ చేస్తుంది ఇది బఫర్ను ఓవర్ ఫ్లో చేస్తుంది మరియు ఫ్రేమ్ పాయింటర్ను సవరించుకుంటుంది తరువాతి నాలుగు బైట్లు రిటర్న్ చిరునామాను భర్తీ చేస్తాయి కాబట్టి little Indian format లో system ఫంక్షన్ యొక్క చిరునామాను F7E42940గా ఉంచుతుంది మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా ఇది మనము కనుగొన్న system ఫంక్షన్ చిరునామాతో సరిపోతుంది తదుపరిది నిజంగా స్టాక్లో 4 బైట్లు కాబట్టి మనము దానిని కొన్ని ఏకపక్ష విలువలతో నింపాము ఈ సందర్భంలో మనము Aని ఉంచాము కాని మనం దానిని దేనితోనైనా పూరించగలము మరియు తరువాత "binsh" స్ట్రింగ్ యొక్క చిరునామాను ఉంచాము కాబట్టి ఈ చిరునామా F7F6102B "binsh" కోసం మనం కనుగొన్న చిరునామాతో సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరగబోతోంది అంటే ఫంక్షన్ వాస్తవానికి రిటర్న్ వచ్చినప్పుడు ఇది మనము ఇక్కడ పేర్కొన్న ఈ ప్రత్యేక చిరునామాకు రిటర్న్ వెళ్తుంది మరియు ఇది స్టాక్లోని రిటర్న్ చిరునామా స్థానంలో ఉంటుంది మరియు ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి లిబ్క్ లోని సిస్టమ్ ఫంక్షన్ను ప్రేరేపిస్తుంది system ఫంక్షన్ అప్పుడు స్టాక్ నుండి ఎంచుకుంటుంది దీనికి అవసరమైన ఏకైక ఆర్గ్యుమెంట్ మరియు ఈ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ పాయింటర్ మరియు ఇది ఎక్జిక్యూటబుల్ కలిగి ఉన్న స్ట్రింగ్కు పాయింటర్ను ఆశిస్తోంది కాబట్టి ఇది ఈ చిరునామాను ఆర్గ్యుమెంట్ గా ఉపయోగిస్తుంది మరియు "binsh" స్ట్రింగ్ను ఎంచుకుంటుంది మరియు దానిని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే payload generatorను ఎగ్జిక్యూట్ చేసి అవసరమైన పేలోడ్ను సృష్టించడం కాబట్టి మనము దీన్ని ఈ క్రింది విధంగా చేస్తాము కాబట్టి మనము Python payload generator pyను రన్ చేస్తాము మరియు ఫలితాన్ని e2 అని పిలిచే ఈ ఫైల్లో నిల్వ చేస్తాము ఆపై మనం మళ్ళీ vuln cను రన్ చేస్తాము మరియు e2 నుండి ఇన్పుట్ను పాస్ చేస్తాము కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ హానికరంగా ఏర్పడిన స్ట్రింగ్ కారణంగా ఇది మునుపటిలా షెల్ను ఎగ్జిక్యూట్ చేయడానికి మరియు సృష్టించడానికి సిస్టమ్ను ప్రేరేపిస్తుంది ఈ షెల్ PID 4416తో ఇక్కడ ఉంది మరియు మీరు చూసేది ఏమిటంటే దీని నేపథ్యంలో ఇతర ప్రాసెస్ లు ఉన్నాయి మొదటిది ఈ ప్రత్యేకమైన టెర్మినల్తో కూడిన అసలు ప్రాసెస్ అయిన బాష్ తర్వాత మీకు vuln ఎక్జిక్యూటబుల్ ఉంది ఇది ప్రాసెస్ ID 4415ను కలిగి ఉంటుంది మరియు ఇది ఇప్పటికీ నేపథ్యంలో నడుస్తోంది మనకు sh మరియు కోర్సు యొక్క ఈ ప్రత్యేక ప్రాసెస్ ps ఇప్పుడే ఉపయోగించారు కాబట్టి system ఫంక్షన్ ఏమి చేస్తుందంటే అది ఒక ప్రాసెస్ ను ఫోర్క్ చేసి ఆ నిర్దిష్ట ప్రాసెస్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ " 1 " మనం ఇప్పుడే సృష్టించిన షెల్ ప్రాసెస్ యొక్క చైల్డ్ ఇప్పుడు sh ప్రాసెస్ దాని ఎగ్జిక్యూషన్ పూర్తయ్యే వరకు 1 ప్రాసెస్ లాక్ చేయబడింది కాబట్టి మనం ఈ sh ప్రాసెస్ను ముగించినప్పుడు మనం చూసేది ఏమిటంటే "1" ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది జరుగుతుందని చూద్దాం కాబట్టి మనం sh నుండి నిష్క్రమిస్తాము కాని మనం చూసేది "1" ప్రాసెస్లో సెగ్మెంటేషన్లోపం ఉంటుందని సరే కాబట్టి ఈ స్టాక్లో '1' ప్రాసెస్ చూస్తున్నందున ఇది స్టాక్ నుండి కొన్ని చెత్త లేదా కొన్ని ఏకపక్ష విలువలను తీసివేసి దానిని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు ఇది ప్రాసెస్ ను నిజంగా క్రాష్ చేయడానికి కారణమవుతుంది మరియు మనము సిద్ధాంత ఉపన్యాసంలో చూసినట్లుగా ఈ నిర్దిష్ట ప్రోగ్రామ్ నుండి సురక్షితంగా నిష్క్రమించడం మంచి మార్గం ఒక అసైన్మెంట్గా షెల్ నుండి సురక్షితంగా నిష్క్రమించడానికి మనము దోపిడీ చేసిన ఈ వలనరబిలీటీని సవరించడానికి మీరు ప్రయత్నించవచ్చు కాబట్టి దీన్ని చేయడానికి మనము ఈ Python స్క్రిప్ట్ payload generatorను exitతో కూడా సృష్టించాము ఇది మనకు ఇక్కడ ఉన్న సిస్టమ్ ఫంక్షన్ మరియు దాని సంబంధిత ఆర్గ్యుమెంట్ తో పాటు exit ఫంక్షన్ను కలిగి ఉన్న స్ట్రింగ్ను సృష్టిస్తుంది కాబట్టి ఈ చిరునామా మీరు exit ఫంక్షన్ యొక్క చిరునామాతో నింపాల్సిన అవసరం ఉంది ఇది ప్రాసెస్ యొక్క లిబ్క్ మెమరీ ప్రాంతంలో ఎక్కడో ఉంటుంది